ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 15 కు స్వాగతం గత 4 మాడ్యూళ్ళలో వస్తువులు మరియు క్లాస్ల స్వభావం మరియు వాటి సంబంధాల గురించి మేము చర్చిస్తున్నాము ఈ మాడ్యూల్లో మంచి నాణ్యత గల క్లాస్ లు మరియు వస్తువులను ఎలా నిర్మించాలో నిర్ణయించడానికి మేము కొన్ని ప్రాథమిక పారామితుల గురించి మాట్లాడుతాము అదే నా వస్తువుల క్లాస్ ల రూపకల్పన మంచిదా మితమైనది పని చేయదగినది లేదా ఇది దయనీయమైనది మరియు నాకు ఖర్చు అవుతుంది చాలా జీతం కాబట్టి ఈ మాడ్యూల్లో మేము క్లుప్తంగా నాణ్యత యొక్క కొన్ని చర్యలను ప్రవేశపెడతాము ఆపై నేను క్లాస్ డిజైన్ చేస్తున్నట్లయితే డిజైన్ యొక్క నిర్దిష్ట అంశాలపై నేను ఆపరేషన్స్ సంబంధాలపై నిర్ణయం తీసుకోవాలి మరియు ఖచ్చితంగా అమలును కనుగొనాలి మీరు జాగ్రత్త వహించాల్సిన నాలుగు సమస్యలను నేను హైలైట్ చేస్తాను మీరు ఈ డిజైన్లను చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నాణ్యత కొలత పరంగా చాలా సంవత్సరాల పరిశోధన మరియు వివిధ ప్రాజెక్టులు విజయాలు మరియు వైఫల్యాల అనుభవం తరువాత ఒక సంగ్రహణ బాగా సంగ్రహించబడిందో లేదో నిర్ణయించడానికి ఐదు ప్రధాన చర్యలను ఉపయోగించడానికి సంఘం ఎక్కువ లేదా తక్కువ అంగీకరించింది లేదా అభివృద్ధికి అవకాశం ఉంది కాబట్టి మొదటిది కలపడం కలపడం ప్రాథమికంగా నాకు రెండు క్లాస్ ల మాడ్యూల్స్ ఉంటే అవి ఎంత జంట అవి ఎంత దగ్గరి సంబంధం కలిగివుంటాయి ఇప్పుడు ఖచ్చితంగా రెండు క్లాస్ లు ఉంటే రెండు వేర్వేరు క్లాస్ లు ఉన్నాయి మరియు ఈ క్లాస్ ఇతర క్లాస్ ల నుండి చాలా సమాచారాన్ని ఉపయోగిస్తుంది ఆ క్లాస్ ఈ క్లాస్ నుండి చాలా సమాచారాన్ని ఉపయోగిస్తుంది మరియు మరెన్నో కలపడం చాలా ఉంది అప్పుడు ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన కాకపోవచ్చు వాటిని ప్రత్యేక క్లాస్ లుగా చేయండి వారు ఒకే మాడ్యూల్లో ఉండాలి ఒకే క్లాస్ లో ఉండాలి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నది మనకు రెండు క్లాస్ లు ఉంటే మరియు మన దగ్గర ఉన్న కలపడం ప్రాథమికంగా వారు మార్పిడి చేయవలసిన సందేశాల సాంద్రత తక్కువగా ఉండాలి కాబట్టి ఇంటర్ క్లాస్ కలపడం కనిష్టంగా ఉంచాలి ఇప్పుడు ఇది మునుపటి రూపకల్పన సూత్రాలలో ఒకదానికి విరుద్ధంగా ఉంటుంది ఇది మనం బోధించిన వారసత్వం మంచి ఆలోచన ఎందుకంటే ఇది మంచి సోపానక్రమం ఇస్తుంది కానీ ఖచ్చితంగా మనం వారసత్వాన్ని ఉపయోగిస్తుంటే మనకు చాలా ఎక్కువ కలపడం ఉంది ఎందుకంటే ఏదైనా సూపర్ క్లాస్ ఏ సబ్ క్లాస్ అయినా సూపర్ క్లాస్ నుండి మొత్తం సమాచారాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి వాటిలో చాలా కలపడం ఉంది కానీ మీరు ఎంత జంటగా లేదా వారసత్వంగా ఎంత ఉపయోగిస్తున్నారనే దానిపై ఎల్లప్పుడూ ట్రేడ్ ఆఫ్ ఉంటుంది రెండవ సూత్రం లేదా రెండవ కొలత సమన్వయం అంటే నాకు ఒక వస్తువు ఉంటే నాకు క్లాస్ ఉంటే అప్పుడు అన్ని డేటా సభ్యులు మరియు పద్ధతులు సందేశాలు కలిసి ఉండాలా వద్దా అనే సందేశాలు ఉన్నాయి సంబంధం లేని విషయాలు నేను ఒక క్లాస్ కి ఎక్కువగా పెడుతున్నానా నేను వాటిని కలిసి ఉంచుతున్నానా దాని ఆధారంగా మనం నిర్ణయించుకోవాలి కాబట్టి సమైక్యత ఎక్కువగా ఉండాలి ఇది ఇంట్రా క్లాస్ అన్ని విభిన్న పద్ధతులు మరియు మేము ఒక క్లాస్ లో ఉంచే సభ్యులు అవి దగ్గరి సంబంధం కలిగి ఉండాలి కాబట్టి విభజన యొక్క విభిన్న కోణాల పరంగా మేము ఈ మొత్తాన్ని చర్చించాము మరియు ఈ రెండు సంస్థల మధ్య రెండు మాడ్యూళ్ల మధ్య మాడ్యూళ్ళకు వెళ్ళే ట్రాఫిక్ గణనీయంగా తక్కువగా ఉండాలి అయితే వెళ్లే ట్రాఫిక్ మాడ్యూల్ లోపల గణనీయంగా ఎక్కువగా ఉండాలి మరియు ఇది కలపడం మరియు సమన్వయం యొక్క ప్రాథమిక అర్ధం కాబట్టి అవి కూడా కొలతలుగా మారతాయి రెండవ తరువాతి రెండు కొలతలు కూడా సంబంధించినవి ఒకటి డిజైన్ సరిపోతుందని అంటే మీరు కనిష్టీకరించిన డిజైన్ చేయాలి మీరు డిజైన్ చేయకూడదు ఇంటర్ఫేస్లో చాలా పద్ధతులు అవసరం లేదు ఉదాహరణకు మీరు స్టాక్ల రూపకల్పన గురించి మేము ఎప్పుడూ మాట్లాడే స్టాక్ను డిజైన్ చేస్తున్నాము ఒక పుష్ ఉంది ఒక పాప్ ఉంది డబుల్ పుష్ చేసే ఒక పద్ధతి గురించి నేను ఆలోచించగలను అంటే టెక్స్ట్ రెండు ఎలిమెంట్స్ మరియు వాటిని ఒకదాని తరువాత ఒకటి నెట్టివేస్తుంది నేను అది చేయగలను నేను ఈ విధంగా అర్థం చేసుకున్నాను నేను స్టాక్ యొక్క అర్థాలను సరైనదిగా చేయగలను కాని మంచి డిజైన్ అని ఏమీ లేదు ఎందుకంటే ఇది డిజైన్ యొక్క మినిమలిస్ట్ సూత్రానికి విరుద్ధంగా ఉంటుంది ప్రామాణిక పుష్తో చేయటం సాధ్యమే కాబట్టి నా స్టాక్లో డబుల్ పుష్ రకమైన ఆపరేషన్లు అందుబాటులో ఉండకూడదు మరియు ఇతర అంశంపై పరిపూర్ణత ఏమిటంటే మరొక వైపు ఇది డిజైన్ పరంగా నేను కవర్ చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని ఎలా కవర్ చేసాను ఉదాహరణకు నేను పుష్ పాప్ మరియు టాప్ కలిగి ఉన్న స్టాక్ను డిజైన్ చేస్తే ఖాళీ లేదు విశ్లేషణ ద్వారా ఇది పూర్తి రూపకల్పన కాదని నేను కారణం చెప్పగలగాలి ఎందుకంటే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మీరు నిజంగా పైకి ఆహ్వానించాలా సందేశం పంపాలా వద్దా అని మీకు తెలియదు మేము మాట్లాడిన ఒప్పంద హామీలు కాబట్టి ఈ విధంగా సమర్ధత మరియు పరిపూర్ణత అనేది మనం క్రమం తప్పకుండా వర్తింపజేయవలసిన రెండు చర్యలు మేము క్లాస్ ని రూపకల్పన చేస్తున్నప్పుడు మరియు చివరకు అది ఆదిమత్వం మీరు నిర్మించే ఆదిమ పరంగా మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న OOP భాష ద్వారా ఖచ్చితంగా కొన్ని ఆదిమవాదులను ఇవ్వాలి కాబట్టి అవి సాధారణంగా అంతర్నిర్మిత రకాలు అవి క్లాస్ ల ప్రతినిధులు కానీ దాని ఆధారంగా మీరు వేర్వేరు క్లాస్ లుగా నిర్ణయించేది ప్రదర్శించాల్సిన ఆదిమాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఒక రకమైన ఆత్మాశ్రయ నిర్ణయం కానీ మనం సమర్థవంతంగా అమలు చేయగల దానిపై ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఐదు సూత్రాలు కలపడం సమన్వయం సమృద్ధి పరిపూర్ణత మరియు ఆదిమతcoupling Cohesion sufficiency completeness and primitiveness యొక్క చర్యలు ఏదైనా సంగ్రహణలను నిర్ధారించడానికి అవసరం కాబట్టి మీ డిజైన్ పూర్తయినప్పుడల్లా మీరు ఈ చర్యలను చేయడం మరియు తనిఖీ చేయడంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి తరువాత మీరు మీ కార్యకలాపాలను ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి కొంచెం మాట్లాడటానికి మేము అనుమతిస్తాము తద్వారా మీరు చేయవలసినది మొదటిది క్లాస్ రూపకల్పనతో మీరు ఎలా ప్రారంభించాలి మొత్తం దృష్టాంతంలో క్లయింట్ సర్వర్ ఆధారితమైనదని మేము ఖచ్చితంగా చూశాము క్లయింట్లు ఉన్నారా లేదా వాటి మధ్య సర్వర్లు మరియు సందేశాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా నిర్ణయించాల్సిన మొదటి విషయం ఏమిటంటే సందేశాల సమితి ఏమిటో దాని అంతర్గతమేమిటి లేదా ఇతరులతో దాని సంబంధాలు ఏమిటి అనే దాని గురించి మాట్లాడటానికి ముందు ఒక నిర్దిష్ట క్లాస్ కి మద్దతు ఇవ్వవలసిన ఆపరేషన్లు ఏమిటి కాబట్టి మీరు ఇంటర్ఫేస్ను రూపొందించేటప్పుడు అంత తేలికైన సమస్య కాదు కానీ మీరు ఈ రెండు అంశాల గురించి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉన్నపుడు ఒకటి ఇంటర్ఫేస్ యొక్క మొత్తం ప్రవర్తనతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది మరియు మరొకటి ఇంటర్ఫేస్ యొక్క నాన్ ఫంక్షనల్ ఇంప్లిమెంటేషన్ సంబంధిత స్వభావంతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది ఫంక్షనల్ సెమాంటిక్స్ మరియు టైమ్ స్పేస్ సెమాంటిక్స్ కాబట్టి దీని గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఫంక్షనల్ సెమాంటిక్స్ పరంగా మీరు చేసే వివిధ పద్ధతులు మీరు క్లాస్ కి అందించేవి ఇది ఒక పెద్ద వ్యాపారం అంటే ఇవి చాలా విజయవంతమైన డిజైనర్ల నుండి ప్రామాణిక ప్రిస్క్రిప్షన్లు అని నేను అర్థం చేసుకున్నాను కాని నేను దానిని చాలా సరళంగా ఉంచుతాను మీరు గుర్తుంచుకోవలసిన రెండు పదాల పదాలు ఏమిటంటే మీరు కార్యకలాపాలను రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు పద్ధతులను రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ చాలా మంచిగా ఉండటం మరియు చాలా ముతకగా ఉండటం మధ్య ఒక వాణిజ్యం చేసుకోవాలి అంటే మీకు ఆపరేషన్లు ఉంటే అంటే ప్రతి ఆపరేషన్ వంటి చాలా చిన్న చిన్న విషయాలు చేస్తుంది నాకు విలువను పెంచే ఆపరేషన్ ఉంది నాకు మరొక ఆపరేషన్ ఉంది అది కేవలం ఒక సంఖ్యను తీసుకుంటుంది మరియు ఆ సంఖ్య యొక్క LSB ను తీసుకుంటుంది బహుశా నేను చాలా బాగున్నాను అదే సమయంలో నేను బ్యాంక్ ఖాతా నిర్వహణ కోసం రూపకల్పన చేస్తున్నాను అప్పుడు నాకు ఒక ఇంటర్ఫేస్ ఉందని దీని ద్వారా వినియోగదారు పేరు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తీసుకోబడతాయి ఖాతా గుర్తించబడిందని ఇది ప్రామాణీకరించబడింది ఇది ప్రదర్శించబడుతుంది మరియు అదే పద్ధతిలో ఖాతా బ్యాలెన్స్ చూపబడుతుంది ఏదైనా ఓవర్డ్రాఫ్ట్ డిఫాల్ట్ ఉంటే ఆ సందేశం విసిరివేయబడుతుంది కాబట్టి నేను ఒకే సందేశంలో ఒకే ఆపరేషన్లో చేస్తాను అప్పుడు నేను రెండు కోడ్లను పొందుతున్నాను కాబట్టి ఆ ట్రేడ్ ఆఫ్ చాలా ముఖ్యం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ మరియు డిజైన్ చాలా కాంక్రీట్ సైన్స్ కావడం కంటే కళల పట్ల కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైనా మాకు ఖచ్చితంగా చెప్పలేరు ఏది చాలా మంచిది మరియు చాలా ముతకగా ఉంది కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్నను మీరే అడగాలి కాబట్టి మీరు ఏ ఆపరేషన్ రూపకల్పన చేసినా మీరు అనుకుంటున్నారు నేను దీనిని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇతర ఆపరేషన్లుగా విభజించి ఉండాలి అదే సమయంలో ఈ పద్ధతులన్నింటినీ ఇచ్చిన క్లాస్ కోసం అడగండి రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలను మిళితం చేసి మంచి పని చేసే అవకాశం ఉంది ఉదాహరణకు నేను చాలా టెక్స్ట్ పుస్తకాలలో మీరు కనుగొనే స్టాక్ గురించి మాట్లాడగలను మీకు స్టాక్ కోసం ఇంటర్ఫేస్ ఉంది ఇక్కడ పుష్ అదే విధంగా పనిచేస్తుంది కానీ పాప్కు ఒక నిర్వచనం ఉంది అది ఆ మూలకాన్ని తీసివేసి ఆ మూలకాన్ని మీకు అందిస్తుంది ఇప్పుడు మీరు ఒక పాప్ను నిర్వచించినట్లయితే దాన్ని తీసివేసి మూలకాన్ని మీకు తిరిగి ఇస్తే మీరు ఒక తీర్పు ఇవ్వవలసి ఉంటుంది మీరు దీన్ని చాలా ముతకగా చేస్తున్నారా మీరు దీన్ని రెండు ఆపరేషన్లుగా విభజించాలా మూలకం మరియు ఎగువ మూలకాన్ని తిరిగి ఇస్తుంది మరియు మీరు డిజైన్ చేయాలి మరియు ఈ సందర్భంలో శీఘ్ర విశ్లేషణ టాప్ ఎలిమెంట్ను తిరిగి ఇవ్వడానికి ఒక ప్రత్యేక పద్దతిని మరియు టాప్ ఎలిమెంట్ను వాస్తవంగా తొలగించడానికి ఒక ప్రత్యేక పద్ధతిని కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిదని మీకు తెలియజేస్తుంది అప్పుడు మీరు చాలా సరళంగా తిరిగి రారు ఎందుకంటే మీరు లేకపోతే పైభాగాన్ని కలిగి ఉండండి మీరు అన్నింటినీ చేయడానికి పాప్ను ఉపయోగిస్తారు అప్పుడు పాప్ ఒక మూలకాన్ని తనిఖీ చేయడానికి ఏకైక మార్గం కాబట్టి మీరు ఈ మూలకాన్ని తీసివేయాలని అనుకోలేదని మీరు భావిస్తే మీరు మళ్ళీ ఈ మూలకాన్ని వెనక్కి నెట్టవలసి ఉంటుంది కాబట్టి అదనపు పని అంటే అదనపు సమయం మరియు కొన్ని సందర్భాల్లో ఇది చాలా భిన్నమైన అర్థాలను సూచిస్తుంది కాబట్టి ఆ రకమైన ఎంపికలు ముఖ్యమైనవి మరియు ఒక పద్ధతిని ఉంచడం అంటే ఇది చూడగలిగే ఆపరేషన్ అని మీరు కనుగొంటే ఆ పని చేయడానికి నేను తగిన క్లాస్ ని కనుగొనాలి క్లాస్ ఉందా అని నిర్ణయించుకోండి దీని కోసం మీరు గుర్తుంచుకోవలసిన కారకాలు ఖచ్చితంగా మీరు దీన్ని తిరిగి ఉపయోగించగల క్లాస్ లో ఉంచాలి దాని అమలు యొక్క సంక్లిష్టత ఏమిటో మీరు చూడవలసి ఉంటుంది ఇది ఎంత తరచుగా ఉపయోగించబడుతుంది మరియు వాస్తవానికి ఇది మీ వద్ద ఉన్న జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది డిజైనర్ ప్రవర్తన అమలు ప్లాట్ఫాం ఆధారపడటం మరియు మొదలైన వాటి పరంగా ఉంటుంది కానీ ఆపరేషన్ యొక్క ఫంక్షనల్ సెమాంటిక్స్పై మనం ఎలా మూసివేస్తామో నిర్ణయించడంలో ఇవి మనసులో ఉంచుకోవలసిన కొన్ని అంశాలు ఇప్పుడు మనకు ఫంక్షనల్ సెమాంటిక్స్ ఉంటే అమలు యొక్క మరిన్ని వివరాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి మరియు సమయం మరియు స్థలం మొత్తం పరంగా సమాధానం ఇవ్వవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీకు కావలసిన దాని గురించి మీకు ఖచ్చితంగా కొంత ఆలోచన ఉండాలి ఉదాహరణకు మీరు చాలా ఆర్కిటిక్ ఉదాహరణ అయితే ఇప్పటికే ఉన్న డేటా మూలకాల యొక్క పెద్ద కొలను నుండి మూలకాలను కనుగొనడం గురించి ఉంటుంది కాబట్టి మీరు చాలా త్వరగా మూలకాలను కనుగొనడం చాలా ముఖ్యం అయితే మీరు బహుశా ఆపరేషన్లను ఒక విధంగా రూపకల్పన చేస్తారు కాబట్టి సమయం ఆప్టిమైజ్ అవుతుంది కానీ మీరు కొంత స్థలాన్ని కొనుగోలు చేయగలుగుతారు అయితే ఇది ఇతర మార్గాలు కావచ్చు మీకు ఎంత సమయం పడుతుందో నిజంగా పట్టించుకోకపోతే కానీ మీరు ఈ శోధన యొక్క కార్యాచరణను మొబైల్ ఫోన్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ స్థలం పెద్దది సమయం కంటే ప్రీమియం కాబట్టి అవి సమయం స్పేస్ సెమాంటిక్స్ అని నిర్ణయించుకోవాలి మీరు దీన్ని ఉత్తమ కేసు సగటు కేసు చెత్త కేసు మరియు మొదలైన వాటి ఆధారంగా చేయవచ్చు మీకు ప్రత్యేకంగా ఆపరేషన్లు ఉన్నప్పుడు కార్యకలాపాలు వస్తువులపై పనిచేసే సందేశాలు వస్తువులు ఏకకాలిక పరిస్థితిలో ఉన్నాయని మేము ప్రత్యేకంగా పిలుస్తాము వాటి మధ్య సమకాలీకరణ యొక్క విభిన్న పరిస్థితిని మేము వివరించాము కాబట్టి టైమ్ స్పేస్ సెమాంటిక్స్ కూడా సమకాలీకరించాల్సిన అవసరం ఉందా మనం డిజైన్లో ఉంచాల్సిన పరస్పర మినహాయింపు అవసరం ఉందా అని కూడా పరిశీలించాలి కాబట్టి మీ మొత్తం కార్యకలాపాల ఎంపిక ఫంక్షనల్ సెమాంటిక్స్ మరియు టైమ్ స్పేస్ సెమాంటిక్స్ యొక్క ఈ అవసరాల ద్వారా మార్గనిర్దేశం చేయాలి మీరు కార్యకలాపాలను ఎంచుకున్న తర్వాత తదుపరిది క్లాస్ ల మధ్య సంబంధాలను ఎన్నుకోవడం దాని అర్థం ఏమిటంటే నేను ఆబ్జెక్ట్ X కలిగి ఉన్నాను మరియు అది Y ని ఆబ్జెక్ట్ చేయడానికి M సందేశాన్ని పంపుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ సందేశం M నేను నిర్ణయించాను ఎందుకంటే నేను నా ఆపరేషన్ను ఎంచుకున్నాను కాబట్టి నాకు M సందేశం తెలుసు ఒకసారి మనకు అది సహజంగానే ఈ సందేశాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పంపవలసి వస్తే Y తప్పనిసరిగా X కి ప్రాప్యత చేయవలసి ఉంటుంది ఇది వేర్వేరు ఎన్కప్సులేషన్ దృశ్యమానత పరిమితుల పరంగా మరియు ఈ సందేశ రూపకల్పనకు X కి Y యాక్సెస్ చేయకపోతే ఆపరేషన్ డిజైన్ పనిచేయదు కాబట్టి కార్యకలాపాల యొక్క విభిన్న ఎంపికను మరియు మీరు డిజైన్ చేయడం ప్రారంభించిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధాలను ఎన్నుకోవాలి మరియు ప్రజలు చాలా తరచుగా అనుసరించే వారి రెండు సూత్రాలు మొదటిది డిమీటర్ యొక్క చట్టం డిమీటర్ యొక్క చట్టం సంబంధాన్ని ఎన్నుకునే విషయంలో మీరు చాలా ట్రేడ్ ఆఫ్ తీర్పునివ్వాలి ఇది మొదటిది నేను దీనిని వివరించడానికి ఒక వారసత్వ సోపానక్రమాన్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నాను నేను ఒక సోపానక్రమం కలిగి ఉంటాను ఇది ఇలా ఉంటుంది 1 బేస్ క్లాస్ ఒక సూపర్ క్లాస్ మిగతావన్నీ లీఫ్ చైల్డ్ క్లాస్ ఒక రకమైన సోపానక్రమం లేదా బహుశా అది మాత్రమే కాదు కానీ నాకు ఇది ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఈ రకమైన మేము విస్తృత మరియు నిస్సారంగా చెబుతాము ఇక్కడ సోపానక్రమం యొక్క లోతు తక్కువగా ఉంటుంది కానీ వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెడల్పు చాలా ఎక్కువగా ఉంటే మీకు పెద్ద సంఖ్యలో ఆకు క్లాస్ లు ఉన్నాయి కాబట్టి ఇది మీకు అడవిని ఇస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇది చెట్టు లాగా చాలా తక్కువ ఇది అడవి లాంటిది కాబట్టి ఈ ఆకు క్లాస్ లన్నీ స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి వారు స్వతంత్రంగా ఉంటే వారు పంచుకోగలిగిన లక్షణాలను పంచుకోరు ఇది క్లాస్ ల అంతటా లక్షణాలను పంచుకోవడం వారసత్వం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కాబట్టి సోపానక్రమం చాలా వెడల్పుగా మరియు నిస్సారంగా ఉంటే అప్పుడు మీరు ఉన్న సామాన్యతను పేల్చడం లేదు మరియు మీరు సంభవించే కీ డిజైన్ క్లూను కోల్పోతున్నారు మరోవైపు మీ సోపానక్రమం చాలా ఇరుకైనది మరియు లోతుగా ఉంటే మీకు ఇది ఉందని అనుకుందాం అంటే ఈ వెడల్పు తక్కువగా ఉంటుంది కాని ఈ లోతు ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఇది మంచి డిజైన్ కాదు ఎందుకంటే మీకు ప్రతి క్లాస్ తల్లిదండ్రుల నుండి ఏదైనా పొందటానికి ప్రయత్నిస్తున్న చోట మీకు వారసత్వపు గొలుసులు ఉంటాయి బహుశా మీ ఫైండ్ గ్రైండ్ మంచి నిర్వహించదగిన డిజైన్ కాదు మునుపటి మాడ్యూల్లో మేము చర్చించిన వాహన రూపకల్పన రకాన్ని మీరు గుర్తుచేసుకున్నారు మాడ్యూల్ 14 ఆ రకమైన వాటిని సమతుల్య రూపకల్పన అని పిలుస్తారు ఇక్కడ మీ లోతు చాలా ఎక్కువగా లేదని మీకు రెండు విపరీతతలు ఉన్నాయి అదే సమయంలో వెడల్పు కూడా చాలా ఎక్కువగా లేదు కాబట్టి దోపిడీకి గురైన సరసమైన మొత్తం ఉంది మరియు అదే సమయంలో దోపిడీ పరంగా మీరు మొత్తం డిజైన్ను చాలా మెత్తగా కనుగొని దానిపై నిర్ణయం తీసుకోలేదు అగ్రిగేషన్ సందర్భాల్లో ఒకే వారసత్వంలో ఇదే విధమైన సూత్రాలను ఉపయోగించవచ్చు అంటే ఎంత కంపోజ్ చేయాలి ఎన్ని వేర్వేరు భాగాలను నేను విచ్ఛిన్నం చేయాలి నేను ఒక కారును సూచించడానికి తయారుచేస్తాను నేను కారును తీసుకొని దానిని విచ్ఛిన్నం చేస్తానా నిబంధనలు మరియు గింజలు మరియు బోల్ట్లు మరియు వైర్లు మరియు కనెక్టర్లు మరియు సీట్ కవర్లు మరియు అన్నీ లేదా నేను అక్కడ క్రమానుగత అగ్రిగేషన్ చేస్తాను డిపెండెన్సీ సంబంధాలు ఏమిటి మరియు మొదలైనవి కాబట్టి వాణిజ్యం యొక్క అదే సూత్రంపై చాలా మంచిది మరియు చాలా ముతకగా ఉన్నది ఈ సంబంధ నమూనాలు తప్పక చేయాలి మరియు మీరు దానిని ఎలా సంబంధం కలిగి ఉంటారనే దానిపై డిజైన్ ఎంపికలు ఉండాలి ఉదాహరణకు మీకు కారు మరియు ఇంజిన్ ఉన్నాయి ఖచ్చితంగా ఇది అగ్రిగేషన్ కేసు అని నేను చెప్పడం మొదలుపెట్టాను కాని ఇది అగ్రిగేషన్ కేసు అని ఎవరు చెప్పారు అగ్రిగేషన్ తనను తాను చూసుకోవటానికి ఒక మార్గం కారులో ఇంజిన్ ఒక వీక్షణ ఇంజిన్ నుండి కారు వారసత్వంగా ఇంజిన్ యొక్క ప్రత్యేకత అని ఇప్పుడు నేను చెప్పగలను అది అర్ధమవుతుందో లేదో చూడాలి కానీ కారు ఖచ్చితంగా ఇంజిన్ను ఉపయోగిస్తుందని మీరు ఖచ్చితంగా చెప్పగలరు నేను కారును ప్రత్యేక ఎంటిటీగా ఇంజిన్ను ప్రత్యేక ఎంటిటీగా కారు ఇంజిన్ని ఉపయోగిస్తానని అనుకుంటున్నాను కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంది ఇది వేర్వేరు క్లాస్ లకు సంబంధించిన సరైన మార్గం మరియు తదనుగుణంగా మీరు ఆ ఎంపిక చేసుకోవచ్చు మరియు డిమీటర్ చట్టం law of Demeter గురించి మాట్లాడుతుంది అలా కాకుండా మీరు యంత్రాంగాలను దృశ్యమానత అవసరాన్ని పరిశీలించాలి ఒక ప్రయాణీకుడు బస్సు ఎక్కాలని అనుకుంటాడు కాబట్టి ఒక ప్రయాణీకుల క్లాస్ ఉంది బస్సు క్లాస్ ఉంది మరియు మీరు బోర్డు పద్ధతిని ఉంచాలి మరియు ఆ బోర్డు పద్ధతి కోసం మీరు ప్రయాణీకుల మరియు బస్సుల మధ్య దృశ్యమానతను కలిగి ఉండాలి ఇప్పుడు మీరు ఖచ్చితంగా 3 ఎంపికలు ఉన్నాయి మీరు ప్రయాణీకులలో ఒక బోర్డ్ పద్దతిని కలిగి ఉంటారు మరియు బస్సును దానికి పరామితిగా వెళ్లనివ్వండి తద్వారా మీరు ఎక్కడ పంపించాలో లేదా బస్సులో ప్రయాణీకుల భావనతో బోర్డు పద్ధతిని కలిగి ఉండవచ్చు మరియు ఒక పరామితి లేదా రెండింటికి వెళుతుంది తమ మధ్య సహకరించే బోర్డు పద్ధతులను కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఏ క్లాస్ కి బోర్డు పద్ధతి ఉందో దానిపై ఆధారపడి దృశ్యమానత తదనుగుణంగా ఉండాలి ఉదాహరణకు బస్సులో బోర్డు పద్ధతి ఉంటే బస్సు ప్రయాణీకులకు తప్పక కనిపిస్తుంది కాబట్టి ప్రయాణీకుడు దానికి సందేశాన్ని పంపవచ్చు కాబట్టి యంత్రాంగం మరియు దృశ్యమానత పరంగా ఇవి వేర్వేరు ఎంపికలు సంబంధాన్ని నిర్ణయించడానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి రూపకల్పన నాణ్యత పరంగా మూడవ అంశం అమలుపై ఆధారపడి ఉంటుంది ఇది తరచూ చాలా నైపుణ్యం మీ అమలు వాహనం గురించి చాలా అవగాహన కలిగి ఉంటుంది అది అమలు OOP భాష మరియు వేదిక క్రమం తప్పకుండా విమర్శించాల్సిన రెండు కారకాలు మీరు క్లాస్ మరియు ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తున్న ప్రాతినిధ్యం లేదా పెద్ద వ్యవస్థలో ఉన్న క్లాస్ యొక్క స్థానం అని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను పెద్ద సంఖ్యలో క్లాస్ లు వస్తువులు గుణకాలు వస్తువులు సంభవిస్తున్నాయి ఇప్పుడు మీరు వాటిని ఖచ్చితంగా కొన్ని ఉప వ్యవస్థలుగా కొన్ని గుణకాలుగా సమూహపరచాలి కాబట్టి ప్రాతినిధ్యం సముచితంగా ఉండాలి అలాగే సమూహం సముచితంగా ఉండాలి తద్వారా మళ్ళీ మాడ్యూళ్ళలో ట్రాఫిక్ తగ్గించవచ్చు మరియు అవి ఆ రూపంలో మరింత పొందికగా ఉంటాయి కాబట్టి ప్రాతినిధ్యం ఒక విధంగా చేయాలి తద్వారా మీరు అమలు యొక్క ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి ఆ అమలు దాచాలి ఇది అన్ని రహస్యాన్ని అమలు యొక్క అన్ని వివరాలను కలుపుకోవాలి క్లాస్ ల స్వభావం గురించి చర్చిస్తున్నప్పుడు మాడ్యూళ్ల జంట తిరిగి నేను ఈ అంశం గురించి ఒక స్టాక్ యొక్క ఉదాహరణతో మాట్లాడాను మరియు అదే ఇంటర్ఫేస్ కోసం మనం ఒక స్టాక్ యొక్క విభిన్న అమలులను బహుళ వ్యక్తులను ఎలా కలిగి ఉండవచ్చో చూపిస్తాను ఇది సంబంధం లేకుండా మారవచ్చు ఏ ఇంటర్ఫేస్ కస్టమర్ యొక్క జ్ఞానం లేకుండా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ఏదైనా అమలు తప్పనిసరిగా సంతృప్తి పరచాల్సిన చాలా ప్రాథమిక అవసరం అమలులో ఏదైనా మార్పు సాధారణంగా కస్టమర్తో ఇంటర్ఫేస్ ఒప్పందాన్ని ప్రభావితం చేయకూడదు మరియు మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి కాని అనేక ట్రేడ్ ఆఫ్లు చేయవలసి ఉంది చాలా చేయవలసిన ఎంపికలు పోలి ఉంటాయి ఉదాహరణకు కొన్ని సాధారణమైనవి నేను స్థలం కోసం ఆప్టిమైజ్ చేయాలి లేదా నేను సమయం కోసం ఆప్టిమైజ్ చేయాలి కొత్త కోణం చాలా చోట్ల జతచేయబడుతోంది నేను శక్తి కోసం ఆప్టిమైజ్ చేయాలా అదేవిధంగా ఎక్కడో ఒక రకమైన శోధన చేయవలసిన ఏదైనా అనువర్తనం పరంగా శోధనలో నేను ఆప్టిమైజ్ చేస్తానా లేదా చొప్పించడం తొలగించడం వంటి వాటి మధ్య ఎల్లప్పుడూ ఎంపిక ఉంటుంది మేము ఒకరకమైన శ్రేణి నిర్మాణాన్ని ఉపయోగిస్తే మనకు చాలా సరైన శోధన ఉంటుంది మీరు జాబితా చేస్తే చొప్పించండి తొలగించండి చాలా త్వరగా ఉంటుంది కానీ శోధన చాలా నెమ్మదిగా ఉంటుంది దాని కోసం మనం బైనరీ సెర్చ్ ట్రీ చేయాలనుకుంటే బహుశా ఈ రెండూ సమతుల్యమవుతాయి కానీ నాకు ఎక్కువ సమయం కావాలి నాకు ఎక్కువ స్థలం కావాలి ఎందుకంటే ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీకి వేర్వేరు పాయింటర్లు ఉన్నాయి కాబట్టి విభిన్న ఎంపికలు ఉన్నాయి క్లాస్ డిజైన్ పరంగా మనం చేయాల్సిన మరో సాధారణ ఎంపిక compute లేదా cache మీరు ఫ్లైలో గణించడం లేదా ఒకసారి గణించడం మరియు నిల్వ ఉంచే అనేక విలువలు ఉన్నాయి నేను ఇప్పుడే ఒక ఉదాహరణ ఇస్తాను మీకు ఇప్పుడు ఉద్యోగి వయస్సు క్రమం తప్పకుండా అవసరమని అనుకుందాం సహజంగా వయస్సు డైనమిక్ కాబట్టి ఇది అదే విధంగా ఉండదు కాబట్టి మీరు పుట్టిన తేదీని ఏమి చేస్తారు కాబట్టి మీరు ఏమి చేయగలరు వయస్సు అవసరమైనప్పుడు మీరు వయస్సును లెక్కించవచ్చు మరియు దానిని తిరిగి ఇవ్వవచ్చు సాధారణంగా మీకు రోజుల గ్రాన్యులారిటీలో వయస్సు అవసరం లేదు మీకు సంవత్సరాల పరంగా ఇది అవసరం కాబట్టి మీరు దీన్ని చేసే ప్రతిసారీ ప్రాథమికంగా మీ ఎంపికను లెక్కించడం మరొక మార్గం సరే కావచ్చు మీకు వయస్సు క్షేత్రం ఉంది మరియు అన్ని ఉద్యోగుల కోసం జనవరి 1 న మీరు లెక్కించవచ్చు ఎందుకంటే మీ తర్కం ఏమిటంటే ఆ సంవత్సరంలోనే వయస్సు మారదు లేదా ఏమైనా మార్పులు సంభవిస్తాయి అది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే ప్రభావితం కాదు లేదా ఆ ఉద్యోగి పుట్టిన తేదీన మీరు వయస్సును లెక్కించి నిల్వ చేయండి కాబట్టి మీరు ఏమి చేస్తున్నారు మీరు గణనను కాష్ చేస్తున్నారు కాబట్టి దేని మధ్య ఒక వివాదం ఉంది ఏది ఉపయోగించాలి మరియు ఈ విభిన్న కారకాలు ఏ విధమైన ప్రాతినిధ్యం మీరు ఎలాంటి అమలు కోసం ఎంచుకుంటారో నిర్ణయిస్తాయి చివరగా ప్యాకేజింగ్ పరంగా మీరు క్లాస్లు మరియు వస్తువులను మాడ్యూళ్ళలో ఉంచాలి మీరు జావా లేదా సి షార్ప్ వంటి ప్లాట్ఫామ్ OOP భాషను ఉపయోగిస్తుంటే ఇవి వాస్తవమైన భౌతిక నిర్ణయాలు ఎందుకంటే మీరు నిర్ణయించుకోవాలి కొన్ని జావా ప్యాకేజీ కొన్ని క్లాస్లకు వెళుతుంది మరియు ఇతర క్లాస్లు బహుశా కొన్ని ఇతర ప్యాకేజీలలోకి వెళ్తాయి మీరు సి షార్ప్లో చేస్తుంటే మీరు సి లో చేస్తుంటే మీరు ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది మీరు వేర్వేరు సోర్స్ ఫైల్స్ హెడర్ అసెంబ్లీలు మరియు ఇతర పరంగా మీ స్వంత ప్యాకేజింగ్ను నిర్ణయించుకోవాలి కానీ ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం ఎందుకంటే ఇది ప్రత్యక్షత మరియు సమాచార దాచడం మధ్య వర్తకాన్ని దాచిపెట్టే దృశ్యమానత మరియు సమాచారంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే మీరు ఒక నిర్దిష్ట క్లాస్లను ఒక మాడ్యూల్లో కలిపి ఉంచడం చాలా సులభం అవి పరస్పరం కనిపిస్తాయి మరియు వారి దృశ్యమానతను ఒకరి నుండి దాచిపెడతాయి వారు ఒకే మాడ్యూల్లో లేరు మరియు మొదలగునవి కాబట్టి ప్యాకేజింగ్లో ఇవి కారకాలు మీరు ఎలా తిరిగి ఉపయోగించాలనుకుంటున్నారో వంటి సాంకేతికతర కారకాలు కూడా ఉండవచ్చు మీరు వివిధ రకాల మాడ్యూళ్ళలో ఏదో ఒకదాన్ని తిరిగి ఉపయోగించాలనుకుంటే మీరు వాటిని ఒకే మాడ్యూల్లో ఉంచడానికి ఇష్టపడరు కాని ఉండవచ్చు దాని కోసం ప్రత్యేక మాడ్యూల్ కలిగి భద్రత విషయం కావచ్చు అమలులో ప్యాకేజింగ్ ఎంపికను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు డాక్యుమెంటేషన్లు కాబట్టి ఈ మాడ్యూల్లో సంగ్రహంగా చెప్పాలంటే సంగ్రహణ రూపకల్పన మరియు క్లాస్లు మరియు వస్తువులను కలపడం సమన్వయం సమృద్ధి పరిపూర్ణత మరియు ఆదిమత పరంగా మరియు తరువాత మూడు ప్రధాన విషయాల కోసం కొన్ని నాణ్యమైన చర్యలను కలిగి ఉన్న భావనను మీకు పరిచయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము కార్యకలాపాలు లేదా పద్ధతుల ఎంపిక క్లాస్ల మధ్య సంబంధాల ఎంపిక మరియు చివరకు అమలు యొక్క ఎంపికతో వ్యవహరించే డిజైన్ యొక్క అంశాలు మొత్తం రూపకల్పనలో సంభవించే కొన్ని పిన్పాయింట్ల గురించి మాట్లాడటానికి మేము ప్రయత్నించాము మీకు అవసరమైన కొన్ని పారామితులు మీరు డిజైన్తో ముందుకు వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోండి వచ్చే వారం మాడ్యూళ్ళలో మేము దీనిని ముందుకు తీసుకువెళతాము ఇక్కడ వస్తువులు మరియు క్లాస్లు మరియు సంబంధాలను గుర్తించే వివిధ సెమీ స్ట్రక్చర్డ్ టెక్నిక్లతో మేము మిమ్మల్ని బహిర్గతం చేస్తాము మరియు ఈ మాడ్యూల్లో మేము మాట్లాడిన ఈ సూత్రాలన్నింటినీ మీరు భరించాలి మనస్సులో మరియు మరింత ఎక్కువగా మీరు వాటిని ఆచరణలో పెట్టవచ్చు మీరు పని చేయడానికి ఇవ్వబడిన ఆబ్జెక్ట్ సిస్టమ్ యొక్క మంచి డిజైనర్ అవుతారు